హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ కోర్స్ యొక్క మూడవ వారం రెండవ లెక్చర్ కు స్వాగతం మునుపటి లెక్చర్ లో ఉత్పరివర్తనలు ఎలా దారితీస్తాయో ఫంక్షన్ లోపం కోల్పోవడాన్ని తెలుసుకున్నాము DNA లో మార్పు వల్ల జన్యువు లేదా ప్రోటీన్ క్రమం యొక్క పనితీరు ఎలా దెబ్బతింటుందో మనము చూశాము కాబట్టి ఈ రోజు మనం ఫంక్షన్ మ్యుటేషన్ యొక్క లాభం అని పిలవబడే దాని గురించి చర్చించబోతున్నాం DNA లో మార్పు అనేది జన్యువు లేదా ప్రోటీన్కు కొంత కొత్త పనితీరును అందిస్తుంది అందువల్ల ఆ సంఘటన వ్యాధికి దారితీస్తుంది మనము చర్చించినట్లుగా ఫంక్షన్ ఉత్పరివర్తనాల లాభం తరచుగా ఒక నావెల్ ఫంక్షన్ను పొందుతుంది ప్రోటీన్ యొక్క ఉత్పరివర్తన సంస్కరణ ఇప్పుడు ఒక నావెల్ పనితీరును పొందుతుంది మరియు నావెల్ పనితీరు కణానికి మంచిది కాదు ఫలితంగా మీకు వ్యాధి ఉంది ఉదాహరణకు కొన్ని మిస్సెన్స్ మ్యుటేషన్ ఒక రకమైన లక్షణానికి దారితీయ వచ్చు ఇందులో ప్రోటీన్ సరిగా మడవబడదు మరియు అవి కలిసిపోతాయి మరియు ఈ కంకరలు విషపూరితం కావచ్చు ఇది నేను ఇచ్చిన ఉదాహరణ వీటిలో కొన్ని ఉదాహరణలు మరియు ఫంక్షన్ యొక్క లాభం అని పిలవబడే వైవిధ్యాలు ఎలా దారితీస్తాయో చూద్దాం నేను మీకు మూడు ఉదాహరణలు ఇచ్చాను కాబట్టి మీరు రెండవ మరియు మూడవ ఉదాహరణలను వివరంగా చూడబోతున్నారు మొదటిది చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి A1AT అని పిలువబడే ఈ ప్రత్యేక ప్రోటీన్ ఇది ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ ప్రాణాంతక రక్తస్రావం రుగ్మత అని పిలువబడే చాలా తీవ్రమైన వ్యాధిలో పాల్గొంటుంది కాబట్టి మీరు ఈ నిర్దిష్ట జన్యువు యొక్క నిర్దిష్ట మ్యుటేషన్ కలిగి ఉంటే ఇప్పుడు అది ఒక పరిస్థితికి దారితీస్తుంది దీనిలో వ్యక్తి మరణానికి కారణం రక్తస్రావం అవుతుంది అనేది సరియైనది మరియు ఈ మ్యుటేషన్ ఫంక్షన్ యొక్క లాభం అని పిలవబడుతుంది కాబట్టి మార్పుచెందగలవారు ఇప్పుడు మార్పు కారణంగా ఒక నావెల్ సబ్స్ట్రేట్ను పొందుతారు ఇది ఈ ప్రోటీన్కు సబ్స్ట్రేట్ కాదు అది వన్య రకం అయితే మరియు దాని ఫలితంగా నవల సబ్స్ట్రేట్పై పనిచేసినప్పుడు భారీ రక్తస్రావం ఏర్పడుతుంది సరియైనది కదా కాబట్టి ఇది ఒక ఉదాహరణ కానీ మేము చర్చించబోతున్నది చాలా ప్రత్యేకమైన రెండు ఇతర పరిస్థితులు మరియు మీ DNA ఎంత అస్థిరంగా ఉంటుందో మీకు ఒక ఆలోచన ఇస్తుంది ఎందుకంటే ప్రాణాంతక రక్తస్రావం రుగ్మతకు దారితీసే ఈ ప్రత్యేక పిట్స్బర్గ్ యుగ్మవికల్పం అరుదైన రూపం కాబట్టి సాపేక్షంగా మరింత సాధారణమైన మరియు మళ్లీ మళ్లీ జరిగే రెండు ఉదాహరణలను మనము చూడబోతున్నాము మరియు అది ఎందుకు జరుగుతుందో మనము పరిశీలించబోతున్నాము ముందుగా హంటింగ్టన్ వ్యాధి అనే పరిస్థితిని పరిశీలిద్దాం మరియు ఈ వ్యాధి హంటింగ్టిన్ అనే ప్రోటీన్ కోసం సంకేతమయ్యే ఒక జన్యువు వలన కలుగుతుంది మరియు ఇది జరుగుతుంది ఎందుకంటే మీకు తెలిసిన DNA లో మార్పు వలన కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల విస్తరణ జరుగుతుంది రిపీట్స్ రైట్ మరియు ఫలితంగా ఈ రిపీట్స్ కోడింగ్ సీక్వెన్స్లో ఉంటాయి తత్ఫలితంగా ప్రోటీన్ కొన్ని అమైనో ఆమ్లాల యొక్క కొన్ని నావెల్ పునరావృతాలను కూడా పొందుతుంది ఇది కణంలో వాటి సముదాయానికి దారితీస్తుంది ఉదాహరణకు ఇక్కడ న్యూరాన్ విషయంలో మరియు అది న్యూరాన్కు విషపూరితం కావచ్చు న్యూరాన్ చనిపోతుంది ఫలితంగా వ్యక్తి కూడా నాడీ సంబంధిత పరిస్థితులను అభివృద్ధి చేస్తాడు రెండవది మూడవది మనం కొంచెం టైం తరువాత చూస్తాము ఇది ఒక వంశానికి ఉదాహరణ కాబట్టి మీరు ఏమి చూస్తారు మెండెలియన్ నమూనా మినహాయింపులలో మనము నిరీక్షణ అనే పరిస్థితిని చూశాము సాంప్రదాయకంగా నిరీక్షణ అనేది ఒక రుగ్మతగా వర్గీకరించబడుతుంది ఇది ప్రతి తరానికి ముందు వయస్సు లో స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూపినట్లుగా ఈ వ్యక్తి దాదాపు 65 సంవత్సరాల వ్యాధిని అభివృద్ధి చేశాడు ఆమె తరువాతి తరంలో ఆమె కుమారుడు 41 సంవత్సరాల వయస్సు లో అభివృద్ధి చెందాడు మరియు అతని కుమారుడు లేదా కుమార్తె అతను లేదా ఆమె 20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ఉన్నప్పుడు చాలా ముందుగానే అభివృద్ధి చేశారని మీకు తెలుసు దీనిని ఎదురుచూపు అంటారు కొన్ని వ్యాధులకు తరువాతి తరంలో మీరు ప్రస్తుత తరంలో చూసిన దానికంటే ముందుగానే వ్యాధి ప్రారంభమవుతుందని మీరు ఊహించవచ్చు ఫలితంగా అవి మరింత తీవ్రమైన ప్రభావం లక్షణాలను కలిగి ఉంటాయి సరియైనదే కదా ఇప్పుడు ఒక వ్యాధి అటువంటి నిరీక్షణను నిరంతరం ఎందుకు వ్యక్తీకరించాలి అర్థం ప్రారంభంలోనే ముందుగానే మారాలి మీకు తెలుసు ప్రతి తరం ఎందుకు ముందుగానే ఉండాలి కాబట్టి అంటే వారు జన్యువును గుర్తించే వరకు అది చాలా కాలం పాటు విరుద్ధంగానే ఉంది ఈ ప్రత్యేక ప్రోటీన్ కోడ్లు హంటింగ్టన్ అనే వ్యాధితో ముడిపడి వుంటుంది ఇది జన్యువు యొక్క స్కీమాటిక్ అంటే చిన్న రూపం Htt లేదా హంటింగ్టన్ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక జన్యువు దాని మొదటి ఎక్సాన్లో దానికి కొన్ని పునరావృత్తులు ఉంటాయి ఇవి CAG రిపీట్లు మరియు ఈ CAG రిపీట్లు బహురూపకం అంటే మీరు సాధారణ జనాభాను పరిశీలిస్తే వ్యక్తి మనలో కొంతమందికి 12 రిపీట్లు ఇతర వ్యక్తికి 20 ఇతర వ్యక్తికి 12 13 15 ఉండవచ్చు కాబట్టి ఇది మారుతుంది సాధారణ వ్యక్తులలో ఎక్కువమంది ఈ ప్రత్యేక సైట్లో మీరు కలిగి ఉన్న పునరావృతాల సంఖ్య 35 కంటే తక్కువగా ఉండవచ్చు కాబట్టి సాధారణంగా దీనిని CAG అని సూచిస్తారు ఆపై మీరు దానిని n n గా ఉంచారు అంటే 12 13 ఏదైనా కావచ్చు కానీ ఇవి నిరంతర పునరావృత్తులు CAG CAG CAG మరియు మొదలైనవి కానీ పునరావృత సంఖ్య 35 దాటినప్పుడు అది 36 ప్లస్ అవుతుంది అప్పుడు వ్యక్తులు లక్షణాలను చూపుతారు కాబట్టి ఇక్కడ ఎరుపు రంగులో చూపబడినది వ్యాధికారక యుగ్మవికల్పం లేదా ఉత్పరివర్తన యుగ్మవికల్పం అల్లెల్ అనేది లోపానికి కారణమయ్యే వ్యాధికారక అర్థంగా మారుతుంది ఇది 35 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది సాధారణమైనది మనందరిలో 35 కంటే తక్కువ సంఖ్యలు ఉన్నాయి సరియైనదా కాబట్టి మనము దానిని నిజంగా శోధించవచ్చు కానీ దానిలోకి ప్రవేశించే ముందు ఇక్కడ చూపించిన ఈ కుటుంబంలో సహసంబంధం ఉందో లేదో చెప్పడానికి మీరు ఈ సమాచారాన్ని నిజంగా ఎలా ఉపయోగిస్తారో చూద్దాం కాబట్టి మీరు ఏమి చేయవచ్చు ఇక్కడే CAG రిపీట్స్ ఉన్నాయి నేను ప్రైమర్ని డిజైన్ చేయగలను మరియు మీరు PCR చేయవచ్చు ప్రైమర్ ఈ CAG రిపీట్ రీజియన్లో ఉంది మరియు నేను విస్తరించగలను సరియైనదా కాబట్టి నేను PCR చేసినప్పుడు ఇది CAG రిపీట్స్ పొందిన ప్రాంతాన్ని విస్తరింపజేస్తుంది కాబట్టి నేను CAG యొక్క పెద్ద రిపీట్లను కలిగి ఉంటే నా PCR ఉత్పత్తి పెద్దదిగా ఉంటుంది నేను CAG యొక్క తక్కువ పునరావృత్తులు కలిగి ఉంటే నా PCR ఉత్పత్తి చిన్నదిగా ఉంటుంది కాబట్టి నేను అలా చేయగలను కాబట్టి అది ఎలా చేస్తుందో చూద్దాం కాబట్టి ఇది జెల్ నేను PCR చేశాను నేను అగరోస్ జెల్లోని శకలాలను వేరు చేశాను మరియు అది ఈ విధంగా వేరు చేయబడింది కాబట్టి మనము ఎగువ భాగంలో అధిక మాలిక్యులర్ వెయిట్ శకలాలు మరియు దిగువన తక్కువ మాలిక్యులర్ వెయిట్ శకలాలు కలిగి ఉంటాము ఎందుకంటే అవి వేగంగా వలసపోతాయి మీరు ఏమి చూస్తారు లక్షణం లేని ఈ వ్యక్తికి అతను రెండు పునరావృత్తులు రెండు యుగ్మవికల్పాలు రెండు యుగ్మవికల్పాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు బ్యాండ్లు ఒకటి తన తండ్రి నుండి పొందినది మరొకటి తల్లి నుండి ఇద్దరూ 35 లోపు ఉన్న వారు ఇక్కడ సూచించబడిన డేంజర్ జోన్ చూపించే రెడ్ లైన్ కాబట్టి మీకు 35 పైన ఉంటే పునరావృత సంఖ్య 35 కంటే ఎక్కువ మీకు వ్యాధి వస్తుంది మరియు తల్లి ఈ మహిళ మీరు ఆమె అల్లెల్లలో ఒకటి 35 కంటే తక్కువగా ఉంది మరొకటి దాని పైన ఉంది సుమారు 60 పునరావృత్తులు ఆమె కుమారుడికి ఏమైంది ఆమె కుమారుడు చాలా ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ రిపీట్ కలిగి ఉంటాడు మరియు అది బహుశా 80 కావచ్చు మరియు తరువాత తరంలో ఇద్దరూ ఈ ఇద్దరు వ్యక్తులు 120 కంటే పెద్ద రిపీట్ కలిగి ఉంటారు మీరు ప్లాట్ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఎరుపు సంఖ్యలు వ్యాధికి సంబంధించిన యుగ్మవికల్పాన్ని సూచిస్తాయి ఆకుపచ్చ రంగు అడవి అడవి రకాన్ని సూచిస్తుంది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా 22 మరియు 25 ఇవి ప్రభావితం కాని వ్యక్తులు ఈ మహిళ 27 ని తీసుకువెళుతుంది ఇది సాధారణ యుగ్మవికల్పం 60 దెబ్బతింది మరియు ఈ 22 తండ్రి నుండి వచ్చింది 60 తల్లి నుండి వచ్చింది స్పష్టంగా 60 60 గా ఉండలేదు అది విస్తరించింది సంఖ్య పెరిగింది మరియు తరువాతి తరంలో 25 మంది తల్లి నుండి వచ్చినట్లు మనం చూడవచ్చు కానీ 80 మీకు తెలుసా 120 కి చేరుకుంది అయితే ఈ వ్యక్తి అదృష్టవంతుడు ఆమె తల్లి నుండి 25 తండ్రి నుండి 22 పొందారు ఏమీ జరగలేదు స్థిరంగా ఉంది కానీ మళ్లీ ఆ 120 ఈ యుగ్మవికల్పం ఆమె తండ్రి నుండి వచ్చినప్పుడు అది 120 అయింది కాబట్టి పునరావృత పొడవు 35 ని మించిన క్షణం అది అస్థిరంగా మారుతుంది ప్రతి తదుపరి తరంలో అది పెరుగుతుంది విస్తరిస్తుంది అందుకే దీనిని డైనమిక్ మ్యుటేషన్ మరియు అటువంటి మ్యుటేషన్ అని పిలుస్తారు మీరు చూడగలరు పునరావృతం యొక్క పొడవు మరియు ప్రారంభంలో వయస్సు మధ్య విలోమ సహసంబంధం ఉంది పునరావృతం పెద్దది ముందుగా వ్యాధి ప్రారంభమవుతుంది ప్రశ్న ఎందుకు మీకు పెద్ద రిపీట్లు ఉంటే వ్యాధి ఎందుకు ముందుగానే కనిపిస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను మీకు చెప్పినట్లుగా ఈ CAG రిపీట్ G యొక్క ఎక్సోనిక్ ప్రాంతంలో ఉంది అంటే అవి ప్రోటీన్ కోసం కోడింగ్ చేస్తున్నాయి కాబట్టి ఇది జరిగింది CAG కూడా ఒక కోడాన్ కాబట్టి మీకు 25 లేదా 30 లేదా 12 అటువంటి పునరావృత్తులు ఉన్నప్పుడు మీ ప్రోటీన్ కూడా మీ ప్రోటీన్లో అనేక గ్లూటామైన్ రిపీట్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇది 35 దాటితే అది 60 80 90 అవుతుంది ఆ నిర్దిష్ట ప్రోటీన్లో మనకు చాలా గ్లూటామైన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ తయారయ్యే విధానాన్ని ఇది ప్రభావితం చేస్తుంది అక్కడ ఎన్ని గ్లూటామైన్లు ఉన్నాయి ఏమి జరుగుతుందంటే తెలిసిన విషయం ఏమిటంటే గ్లూటామైన్ నంబర్ ఉన్నప్పుడు రిపీట్ 35 కంటే తక్కువ ఉంటే అది నిజంగా ప్రోటీన్ ఫంక్షన్లను ప్రభావితం చేయదు మీకు 15 20 30 గ్లూటామైన్ రిపీట్లు ఉన్నటువంటి అనేక ప్రోటీన్లు ఉన్నాయి కానీ అది 35 40 దాటినప్పుడు ఇప్పుడు అదే రిపీట్ అది ఉన్నప్పుడు పొడవైన రూపంలో ప్రోటీన్లను కంకరలుగా ఏర్పరుస్తుంది ఇదే ఇక్కడ చూపబడింది ఇది ఒక కణం మానవ కణాలు అడవి రకం హంటింగ్టిన్ని వ్యక్తీకరిస్తుంది ఇక్కడ మీకు సాధారణ పునరావృత పరిధి ఉంది అంటే 25 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు మరియు మీకు 96 గ్లూటామైన్ రిపీట్ ఉన్న ఇతర సెల్ ఉంది ఈ సిగ్నల్ ఎలా కనిపిస్తుందో మీరు చూడవచ్చు కాబట్టి ఎడమ వైపున ఉన్న దీనిలో సైటోప్లాజమ్ లోపల ఉండే సెల్ అంతటా గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి ఇది సాధారణ పంపిణీ కానీ మరోవైపు కుడి వైపున పెద్ద కంకరలు కనిపిస్తాయి మరియు ఈ కంకరలు కణానికి విషపూరితం కావచ్చు కాబట్టి అటువంటి ప్రోటీన్ న్యూరాన్లలో ఎక్కువ గ్లూటామైన్ కలిగి ఉన్నప్పుడు మరియు అది న్యూరాన్ మరణానికి దారితీస్తుందని మరియు దాని ఫలితంగా ఈ వ్యక్తులు మీరు అటాక్సియా కొరియా అని పిలవబడే వాటిని అభివృద్ధి చేశారని మనము నమ్ముతున్నాము హంటింగ్టన్ వ్యాధి యొక్క సమలక్షణాలలో ఇది ఒకటి ఇది న్యూరోడెజెనరేటివ్ వ్యాధి ప్రారంభించడానికి వ్యక్తి నడవలేడు మరియు అతను సాధారణంగా న్యూరోడెజెనరేటివ్ పరిస్థితులతో సంబంధం ఉన్న ప్రతి ఇతర లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి మీకు తెలిసినట్లుగా పునరావృత్తులు ఎందుకు విస్తరించాలి అనేది ఇప్పటికీ ఒక రహస్యం కాబట్టి హైపోథెసిస్ ఉన్నాయి ఇది నాన్ అల్లెలిక్ రీకంబినేషన్లో మీరు చర్చించినట్లుగా ఉండవచ్చు అవి యుగ్మవికల్పాలను కలిగి ఉన్నందున అవి ఒకే విధంగా ఆశించిన విధంగా సమలేఖనం చేయబడవచ్చు లేదా అది తప్పుగా అమర్చబడి ఉండవచ్చు ఫలితంగా మీరు ఒక యుగ్మవికల్పం పెద్ద రిపీట్ కలిగి ఉండవచ్చు మరొకటి చిన్న రిపీట్ కలిగి ఉండవచ్చు లేదా రెప్లికేషన్ ప్రక్రియలో లోపం ఉందని మీకు తెలుసు DNA ప్రతిరూపణ జరిగినప్పుడు ఏదో ఒకవిధంగా మీకు తెలిసినట్లుగా రెండు తంతువులలో ఒకటి మరింత పునరావృత యూనిట్లను పొందుతుంది కాబట్టి ఇవి పరికల్పన మీకు ఆసక్తి ఉంటే మీరు వెళ్లి మరింత చదవవచ్చు అయితే మీకు తెలిసినట్లుగా అటువంటి పునరావృత్తులు తరం మెయోటిక్ ప్రక్రియ ద్వారా ప్రసారం చేయబడినప్పుడు నిరంతరం విస్తరిస్తాయి ఫలితంగా మీరు ఎదురుచూపు అని పిలుస్తారు కాబట్టి ఇచ్చిన వ్యాధికి ఇచ్చిన జన్యువు కోసం పునరావృతాల సంఖ్యను మీరు పరిశీలించగలిగితే ప్రారంభ వయస్సు ఎలా ఉంటుందో మీరు నిజంగా అంచనా వేయవచ్చు కాబట్టి అది ఫంక్షన్ యొక్క లాభం కాబట్టి గ్లూటామైన్ రిపీట్స్ కారణంగా అది ఏ ప్రొటీన్ ఫంక్షన్ చేయాల్సి ఉన్నా అది విషపూరితమైన నావెల్ ఫంక్షన్ను పొందుతుంది ఇప్పుడు మీరు అలాంటి మరొక చెడ్డ వ్యక్తిని చూడబోతున్నారు అంటే మ్యుటేషన్ ఫంక్షన్ మ్యుటేషన్ లాభం మీ ప్రోటీన్కు ఒక నావెల్ ఫంక్షన్ ఇవ్వడం మళ్లీ వ్యాధి పరిస్థితికి దారితీస్తుంది ఇది నిజంగా ఇక్కడ ఈ సందర్భంలో అది జరగదు ఎందుకంటే కొన్ని పునరావృత మూలకం రెండు క్రోమోజోమ్ల మధ్య కొంత అస్థిరత కారణంగా ఇది జరుగుతుంది సరియైనదా కాబట్టి మనం చూడబోతున్నది ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అని పిలువబడే ఒక పరిస్థితి మనము మొదటి వారం లెక్చర్ లో చర్చించిన క్రోమోజోమల్ ట్రాన్స్లోకేషన్ యొక్క ఒక ప్రత్యేక రూపం ఇక్కడ మనము నిర్మాణ అసాధారణత గురించి మాట్లాడు తున్నాము అది పునరావృత సంఘటన క్రోమోజోమ్ 9 మరియు క్రోమోజోమ్ 22 తో కూడిన క్రోమోజోమ్ల మధ్య తరచుగా మీరు చాలా మంది వ్యక్తులలో ట్రాన్స్లోకేషన్ను కనుగొంటారు మరియు ఇది ఫిలడెల్ఫియా నగరంలో ఒక జన్యుశాస్త్రవేత్త ద్వారా మొదట గుర్తించబడింది మరియు అప్పటి నుండి దీనిని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అని పేరు పెట్టారు ఇది 9 మరియు 22 మధ్య కలయిక కాబట్టి అంటే ఇక్కడ చూపబడింది ఇవి క్లాసిక్ ప్లేట్లు అప్పుడు తయారు చేసిన కార్యోటైప్ అని మనం చూడవచ్చు ఇందులో ఇది సాధారణ క్రోమోజోమ్ 9 అని మీకు చూపించగలుగుతారు మరియు మీకు క్రోమోజోమ్ 9 ఉంది దీనిలో క్రోమోజోమ్ 22 యొక్క భాగం వచ్చి క్రోమోజోమ్ 9 కి మార్చబడింది కాబట్టి అలాంటి సమయంలో ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది ఇది ఫంక్షన్ మ్యుటేషన్ యొక్క లాభం అని పిలవబడేందుకు ఎలా దారితీస్తుంది ఈ స్కీమాటిక్లో ఇక్కడ చూపబడినది ఇదే మీకు క్రోమోజోమ్ 9 ABL అనే జన్యువు మరియు క్రోమోజోమ్ 22 ఉన్నాయి మీకు BCR అనే మరొక జన్యువు ఉంది కాబట్టి ట్రాన్స్లోకేషన్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది ఈ ట్రాన్స్లోకేషన్ అనేది ఈ రెండు ఈ రెండు జన్యువుల కోడింగ్ సీక్వెన్స్ కలిసిపోయి సరిగ్గా మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా కలిసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక జన్యువు మరొక జన్యువు నియంత్రణలోకి వస్తుంది బహుశా ఒక జన్యువు కణజాలంలో వ్యక్తీకరించబడదు కలయిక కారణంగా ఇప్పుడు ఏమి జరుగుతుందో అది వ్యక్తీకరించడం మొదలవుతుంది మరియు ఈ సందర్భంలో సరిగ్గా అదే జరుగుతుంది ఇది లుకేమియా లేదా తెల్ల రక్త కణ క్యాన్సర్ అని పిలువబడే చాలా తీవ్రమైన క్యాన్సర్కు దారితీస్తుంది ఇక్కడ ఇది పునరావృతమయ్యే సంఘటన ఇది జరగవచ్చు ఇది సోమాటిక్ మ్యుటేషన్ ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించదు ఇది ఒక సోమాటిక్ సెల్లో జరుగుతుంది ఇది జరిగితే మీకు లుకేమియా అనే పరిస్థితి ఉంటుంది సరియైనది కదా ఇది ఎలా జరుగుతుంది కాబట్టి ఇది ఎడమ వైపున ఉన్న స్కీమాటిక్లో చూపబడింది కాబట్టి మీరు క్రోమోజోమ్ 22 పై BCR జన్యువును మరియు క్రోమోజోమ్ 9 ABL జన్యువును కలిగి ఉన్నారు కాబట్టి బ్రేక్ పాయింట్ జరిగినప్పుడు మళ్లీ ఇవి నేను మీకు చెప్పాను ఇవి బ్రేక్ పాయింట్లు చాలా ఖచ్చితమైనవి ఎల్లప్పుడూ అక్కడే జరుగుతుంది కాబట్టి క్రోమోజోమ్లో కొన్ని నిర్మాణాత్మక అంశాలు ఉన్నాయి ఫలితంగా పునరావృత సంఘటనలు జరుగుతాయి కాబట్టి అది జరిగే వ్యక్తిని మీరు కలిగి ఉండవచ్చు ఇది ఒక సోమాటిక్ సెల్ కానీ అది మరొక వ్యక్తిలో మళ్లీ జరగవచ్చు ఇది ప్రసారం చేయబడలేదు ఇది మళ్లీ మళ్లీ జరుగుతుంది ఇది పునరావృత సంఘటన మరియు క్రోమోజోమ్ యొక్క కొన్ని నిర్మాణాత్మక లక్షణాల కారణంగా జరుగుతుంది ఇది క్రోమోజోమ్ 9 మరియు 22 మధ్య జరుగుతుంది కానీ అది జరిగినప్పుడు ఏమి జరుగుతుంది మీకు జన్యువు ఉందని మీకు తెలుసు దీనిలో ఫ్యూజన్ వచ్చింది అంటే BCR అంటే ABL జన్యువును నడుపుతోంది కాబట్టి ప్రోటీన్ కోడ్ చేయబడుతున్నప్పుడు మీరు BCR లో కొంత భాగాన్ని కలిగి ఉంటారు మరియు ABL లో ఎక్కువ భాగం కలిసి వ్యక్తీకరించబడుతోంది మరియు ఈ ప్రోటీన్ ఒక ఫంక్షన్ను పొందిందని మీకు తెలుసు ఇది ఫంక్షన్ యొక్క లాభం సాధారణంగా అది వ్యక్తపరచకూడదు ఇప్పుడు అది కలయిక కారణంగా వ్యక్తమవుతుంది మరియు అది వ్యక్తీకరించినప్పుడు అది కణాన్ని విభజించడానికి మరియు విభజించడానికి మరియు క్యాన్సర్ని ఏర్పరుస్తుంది సరియైనదా ట్రాన్స్లోకేషన్ ఫలితంగా క్యాన్సర్ వస్తుంది ప్రజలు దీనిని ఎలా నిర్ధారిస్తారు ఉదాహరణకు ఎవరైనా ఈ లుకేమియాను కలిగి ఉన్నట్లయితే మరియు వారు చికిత్స కీమోథెరపీ చేయించుకుని కీమోథెరపీ ముగిసిన తర్వాత ప్రజలు ఈ రకమైన ట్రాన్స్లోకేషన్ సరైన నిర్మాణాత్మక మార్పులను కలిగి ఉన్న కణాన్ని తీసుకువెళుతున్నారా అని చూస్తారు వారు చూడకపోతే ఈ వ్యక్తి బాగానే ఉన్నాడని వారు నమ్ముతారు కానీ కొన్ని కణాలు అలాంటి వాటిని చూపించినప్పటికీ మీకు తెలుసా మార్పులు అప్పుడు చికిత్స చికిత్స ఇంకా ప్రభావవంతంగా లేదని మీరు చెబుతారు కాబట్టి ఇదే ఇక్కడ చూపబడింది కాబట్టి మీరు కణాలను కల్చర్ చేయవచ్చు మరియు అటువంటి ఫ్యూజన్ను గుర్తించడానికి మీరు వెళ్లి PCR చేయవచ్చు ఉదాహరణకు మీరు దానికి ఇరువైపులా ప్రైమర్ను డిజైన్ చేసి విస్తరించేందుకు ప్రయత్నించవచ్చు మీ శరీరంలో తేలుతున్న కణాలు ఇంకా ఉన్నట్లయితే మీరు మంచి కణాల నుండి DNA ను తీసివేసి PCR చేస్తే మీరు ఇంకా ఫ్యూజన్ జన్యువును కలిగి ఉన్న ఒక ఉత్పత్తిని పొందగలిగితే లేదా మీరు కణాన్ని కల్చర్ చేస్తారు మరియు సిటు హైబ్రిడైజేషన్లో ఫిష్ లేదా ఫ్లోరోసెన్స్ అని పిలవబడే వాటిని చేయండి ఇది ఫ్యూజన్ క్రోమోజోమ్ ఉందో లేదో మీకు తెలియజేస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఇక్కడ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు ఉంది అంటే 9 మరియు క్రోమోజోమ్ 22 ట్రాన్స్లోకేషన్ కోసం కలిసి వచ్చాయి మరియు ఇవి సాధారణ క్రోమోజోములు సరియైనవి కాబట్టి వ్యాధి ప్రక్రియను నిర్ధారించడానికి లేదా అర్థం చేసుకోవడానికి మీరు ఈ మాలిక్యులర్ బయాలజీ విధానాన్ని ఉపయోగించే మార్గం ఇది కాబట్టి మీరు చేసే మార్గాలలో ఇది ఒకటి కాబట్టి ఫంక్షన్ యొక్క లాభం గురించి మనము చర్చించిన రెండు ఉదాహరణలు జన్యు ఉత్పత్తికి మ్యుటేషన్ ఒక కొత్త పనితీరును ఎలా అందించగలదు అది మంచిది కాదు ఇది జీవికి మంచిది కాదు కణానికి మంచిది కాదు ఫలితంగా మీకు వ్యాధి ఉంది సరియైనది కాబట్టి కానీ చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని సమయాల్లో ఒకే జన్యువు మీకు ఉందా ఎలాంటి మ్యుటేషన్ ఫంక్షన్ మ్యుటేషన్ లాభం లేదా ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోవడం వంటి వాటిపై ఆధారపడి మీరు పూర్తిగా రెండు రకాల పరిస్థితులు వ్యాధిని కలిగి ఉండవచ్చు నేను ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నాను ఈ ఉదాహరణ ఆండ్రోజెన్ రిసెప్టర్ ఆండ్రోజెన్ రిసెప్టర్ అంటే ఏమిటి ట్రాన్స్క్రిప్షనల్ కారకం అది వెళ్లి కొన్ని DNA మూలకాలతో బంధిస్తుంది మరియు జన్యువును సక్రియం చేస్తుంది ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే ఆండ్రోజెన్ సెక్స్ హార్మోన్ మగ సెక్స్ హార్మోన్ అది శరీరంలో ఉంటే అది వెళ్లి ఈ ఆండ్రోజెన్ రిసెప్టర్ని బంధించి చురుకుగా చేస్తుంది అందువల్ల ఇది వెళ్లి అన్ని లక్ష్య జన్యువులను లిప్యంతరీకరిస్తుంది కానీ మీరు ఒక మ్యుటేషన్ కలిగి ఉండవచ్చు ఇది ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోవడం అంటే ఉదాహరణకు ఇది ట్రాన్స్క్రిప్షనల్ కారకం దీనికి DNA బైండింగ్ డొమైన్ అనే ప్రోటీన్ డొమైన్ ఉండాలి కాబట్టి ఇది ప్రోటీన్కు వెళ్లి DNA కి బంధించడానికి సహాయపడుతుంది ఆ కోడింగ్ ప్రాంతంలో మార్పులు ఉంటే మీరు కలిగి ఉండవచ్చు ప్రోటీన్ DNA కి బంధించబడదు అందువల్ల సెల్ ఆండ్రోజెన్ లేదని అనుకుంటుంది సరియైనది కదా కాబట్టి అది ఫంక్షన్ కోల్పోతుంది కాబట్టి ఆండ్రోజెన్ రిసెప్టర్ లేనప్పుడు శరీరం ఆండ్రోజెన్ను స్రవించినప్పటికీ ఇప్పుడు సెల్ శరీరం ఆండ్రోజెన్ లేదని అనుకుంటుంది ఎందుకంటే ఆండ్రోజెన్ ప్రభావం లేదు ఎందుకంటే గ్రాహకం చురుకుగా వెళ్లడానికి అవసరం మరియు లిప్యంతరీకరణ మరియు పురుష అభివృద్ధికి ఆండ్రోజెన్ చాలా కీలకం మగ మరియు ఆడ మధ్య మీరు చూసే వ్యత్యాసం వాయిస్ జుట్టు పెరుగుదల శరీరం అది ఎలా నిర్మించబడింది మరియు అలాంటి అనేక ప్రవర్తన కూడా హార్మోన్ల ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి పిండంలో పిల్లవాడు జన్యుపరంగా మగవాడు మరియు అతనికి ఆండ్రోజెన్ గ్రాహకంలో మ్యుటేషన్ ఉంటే మీకు తెలుసు ఆండ్రోజెన్ లేనందున పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు కాబట్టి శరీరం స్త్రీగా అభివృద్ధి చెందుతుంది మరియు దానిని జన్యుపరంగా పురుషుడు స్త్రీ శరీర వ్యక్తిగా పిలుస్తారు వీటిని టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు వారు శరీరం లోపల అసంపూర్తిగా ఉన్న వృషణాన్ని కలిగి ఉండవచ్చు లేకపోతే మీకు తెలుసా వారు ఆడవారిలా అభివృద్ధి చెందుతారు వారు స్త్రీలాగా ప్రవర్తిస్తారు మరియు నేను వికీపీడియా నుండి అలాంటి ఒక చిత్రాన్ని ఇస్తున్నాను మరియు ఇది వ్యక్తుల సమూహం వారందరూ జన్యుపరంగా పురుషులు వారు XY కానీ వారి జన్యువులో లోపం ఉంది అది ఆండ్రోజెన్ రిసెప్టర్ కోసం కోడ్ చేస్తుంది మరియు అవన్నీ మీకు తెలుసు సెక్స్ రివర్స్ చేయబడింది అనగా సమలక్షణంగా వారు స్త్రీ వారు స్త్రీగా పెరిగారు వారు స్త్రీలాగా భావిస్తారు మరియు ఇది ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోవడం అని పిలవబడే ఒక ఉదాహరణ సరియైనదా కాబట్టి ఇది ఆసక్తికరమైన అంశం ఎందుకంటే వీరు వ్యక్తుల సమూహం కలిసి వచ్చారు మరియు మాకు మ్యుటేషన్ ఉందని చెప్పారు కానీ అది మా తప్పు కాదు మనం ఎందుకు ముఖం చూపించకూడదు ఎందుకంటే తరచుగా మీరు వెళ్లి అనేక మానవ జన్యు సాహిత్యాలను పరిశీలించినప్పుడు వ్యక్తుల సమలక్షణాన్ని ప్రదర్శించే ఛాయాచిత్రాలను మీరు కలిగి ఉంటారు కానీ వారి ముఖం డార్క్ గా చూపబడుతుంది ఇది నైతికతలో ఒకటి ఎందుకంటే నైతిక పరిశీలన ఎందుకంటే మీరు గుర్తింపును వెల్లడించడానికి ఇష్టపడరు అది మీకు తెలిసినట్లుగా సామాజిక నిషేధం కావచ్చు కాబట్టి ఈ వ్యక్తులు నాకు అలాంటి లేబుల్ వద్దు అని చెప్పారు ఎందుకంటే నేను బాగానే ఉన్నాను నా దగ్గర ఉన్నది నా తప్పు వల్ల కాదు నేను నేనే కాబట్టి అందుకే మీరు ఈ ఫోటోను కలిగి ఉన్నారు కానీ అదే జన్యువు ఫంక్షన్ మ్యుటేషన్ యొక్క లాభం అని కూడా పిలువబడుతుంది ఉదాహరణకు ఇది రిపీట్స్ కలిగి ఉండవచ్చు హంటింగ్టన్ వ్యాధికి సరిగ్గా మనము చర్చించిన విధంగా ఆండ్రోజెన్ గ్రాహకానికి సంకేతాలు ఇచ్చే ఈ జన్యువు కూడా CAG ట్రాక్ట్లు పునరావృతమవుతుంది మరియు జనాభాలో మారుతూ ఉంటుంది కానీ అది 30 40 దాటినప్పుడు మీకు అవశేషాలు పునరావృత్తులు అప్పుడు తెలుసు ఒక నావెల్ ఫంక్షన్ పొందవచ్చు ఇది విషపూరితం ఇప్పుడు ప్రోటీన్ విషపూరితం అవుతుంది ఫలితంగా మీరు న్యూరోడెజెనరేషన్ కలిగి ఉండవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో ఈ వ్యాధిని వెన్నెముక మరియు బుల్బార్ కండరాల క్షీణత అని పిలుస్తారు మీరు వ్యాధి పేరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అది న్యూరోడెజెనరేటివ్ వ్యాధి ప్రధానంగా ఇది మోటార్ న్యూరాన్ను ప్రభావితం చేస్తుంది మీరు నడుస్తున్నప్పుడు లేదా నిలబడి లేదా మీ శరీరాన్ని సమన్వయం చేయడానికి సహాయపడే న్యూరాన్ అన్ని ఫంక్షన్లు మరియు ఫంక్షన్ మ్యుటేషన్ లాభం కారణంగా అవి వాటి పనితీరును కోల్పోతాయి కానీ వెన్నెముక బుల్బార్ కండరాల క్షీణత లేదా SBMA అయిన ఈ వ్యాధిని పొందిన వ్యక్తి వారు జన్యుపరంగా పురుషులు కానీ సమలక్షణంగా ఆడవారు అనే ఇతర సమూహంలా కాదు ఇక్కడ పరిస్థితి అది కాదు వారు జన్యుపరంగా పురుషులు వారు సమలక్షణంగా పురుషులు కానీ వారు ఇప్పటికీ న్యూరోడెజెనరేషన్ అనే ఇతర పరిస్థితిని కలిగి ఉండవచ్చు ఎందుకంటే పనితీరు పాలీగ్లుటమైన్ విషపూరితం కానీ ఈ ప్రోటీన్లు ఆండ్రోజెన్తో బంధించే మరియు పురుషుల నిర్దిష్ట జన్యు వ్యక్తీకరణను సక్రియం చేసే అసలు పనితీరును కోల్పోలేదు కాబట్టి అది బాగానే ఉంది మ్యుటేషన్ ప్రోటీన్ల పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఆధారపడి ఒకే జన్యువు పూర్తిగా చాలా విభిన్నమైన సమలక్షణాన్ని కలిగి ఉంటుందని మీరు ఇప్పుడు చూడగలరని మీకు తెలుసా సరియైనదా అది ఒక ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ ఉన్నప్పుడు మీరు చర్చించినప్పుడు అది చాలా బాగుంది కానీ ప్రతి జన్యువు మరియు ప్రతి ఉత్పరివర్తన విషయంలోనూ ఇది ఉండదు కాబట్టి ఫంక్షన్ కోల్పోవడం మరియు ఫంక్షన్ పొందడం మధ్య వ్యత్యాసం ఎల్లప్పుడూ మనము ఇచ్చిన ఉదాహరణ వలె స్పష్టంగా ఉండదు ఆండ్రోజెన్ రిసెప్టర్ టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ లేదా SBMA ఇది చాలా ఎక్కువ మీకు తెలుసా గ్రే జోన్ కాబట్టి ఒక విషయం మేము ఒక ప్రకటన చేయవచ్చు మీరు చూసినట్లుగా లాఫోరా వ్యాధి లేదా మీరు చర్చించిన అనేక ఇతర వ్యాధులు వంటి రిసెసివ్ డిజార్డర్లో ఎక్కువ భాగం ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోవడం వల్ల సంభవించవచ్చు ఎందుకంటే మీకు తొలగింపులు ఉన్నాయి మీకు అర్ధంలేని ఉత్పరివర్తనలు మిస్సెన్స్ ఉత్పరివర్తనలు ఉన్నాయి ఇక్కడ ఫంక్షన్ ఉత్పరివర్తనాలను కోల్పోవడం వల్ల రిసెసివ్ డిజార్డర్ అని మీరు తరచుగా అంచనా వేయవచ్చు ఎందుకంటే మీరు క్యారియర్ అయితే మీ వద్ద ఒక కాపీ లోపభూయిష్టంగా ఉంది దాని ఫంక్షన్ కోల్పోయింది కానీ మీకు ఇతర కాపీ ఉంది ఇది వైల్డ్ టైప్ ఇంకా ఫంక్షన్ చేస్తోంది కాబట్టి మీరు నార్మల్ అది సరిపోతుంది మీకు తెలిసినంతవరకు ఇచ్చిన జన్యువులోని ప్రోటీన్లో సగం మొత్తం కూడా మీకు సరిపోతుంది సాధారణ పనితీరును చేస్తుంది కాబట్టి మీరు క్యారియర్ ఇప్పటికీ సమలక్షణంగా సాధారణమైనది కానీ మీరు ఫంక్షన్ లోపం యొక్క లాభం అనే ఇతర కోణాన్ని పరిశీలిస్తే మీరు చెప్పినట్లుగా హంటింగ్టన్ వ్యాధి లేదా SBMA ఆండ్రోజెన్ రిసెప్టర్ విషయంలో మంచి ఆధిపత్య రుగ్మతలు ఏర్పడతాయి మరియు మీరు కొనసాగవచ్చు చాలా చాలా గురించి చర్చిస్తున్నారు కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆధిపత్య రుగ్మత కూడా ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోవడం వల్ల సంభవించవచ్చు ఉదాహరణకు తొలగింపు హెటెరోజైగస్ స్థితిలో ఒక జన్యువు యొక్క తొలగింపు రెండు కాపీల అర్థం ఒకటి తొలగించబడుతుంది మరొకటి చెక్కుచెదరకుండా ఉంది కానీ ఇప్పటికీ ఆధిపత్య సమలక్షణానికి దారితీస్తుంది ఎందుకంటే వైల్డ్ టైప్ కాపీ ద్వారా తయారయ్యే సగం ప్రోటీన్ సాధారణ ఫంక్షన్ చేయడానికి సరిపోదు సరియైనదా కాబట్టి ఒక వైల్డ్ టైప్ కాపీ మీకు సాధారణ ఫంక్షన్ని అందించలేకపోయిన పరిస్థితిని హాప్లో ఇన్సఫిసియెన్సీ అంటారు హాప్లో అంటే సగం హాప్లోయిడ్ అంటే మీరు సూచించేది మరియు లోపం అది సరిపడదు సరియైనదే కదా కాబట్టి అనేక షరతులు ఉన్నాయి వాటిలో ఒకటి మనము ఇంతకు ముందు కూడా చర్చించాము దీనిని క్యాంపొమెలిక్ డైస్ప్లాసియా అని పిలుస్తారు దీనిలో ఒక రుగ్మత ఎముక పెరుగుదల కూడా ప్రభావితమవుతుంది మరియు అది SOX 9 జన్యువులో లోపం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ జన్యువు మళ్లీ ట్రాన్స్క్రిప్షన్ కారకం కోసం కోడ్ చేస్తుంది మరియు మీకు ఒక మ్యుటేషన్ ఉంటే దీనిలో ఒక తొలగింపు కూడా జన్యువు వ్యక్తీకరించబడదు అప్పుడు కూడా ఒక కాపీ అడవి రకం మరొకటి తొలగించబడుతుంది ఇప్పటికీ మీకు వ్యాధి ఉంటుంది ఎందుకంటే సాధారణ జీవక్రియకు సగం మొత్తం ప్రోటీన్ సరిపోదు సరియైనదా కాబట్టి అక్కడే అది కష్టం అవుతుంది అన్ని ఆధిపత్య రుగ్మతలు విధుల లాభం వల్ల అని మీరు ఒక ప్రకటన చేయలేరు అవసరం లేదు సరియైనదా మరింత సవాలు ఏమిటంటే అనేక వ్యాధులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించబడిన మెజారిటీ జన్యువులకు ప్రోటీన్ యొక్క విధులు ఏమిటో మాకు తెలియదు ఇది ట్రాన్స్క్రిప్షన్ కారకం అని మీకు తెలిసి ఉండవచ్చు ఇది ఎంజైమ్ అని మీకు తెలుసు ఇది గ్రాహక ప్రోటీన్ అని మీకు తెలుసు కానీ కణ స్థాయిలో కణజాల స్థాయిలో జీవి వద్ద ఆ ప్రోటీన్ పనితీరు ఏమిటి ఇంకా అర్థం కాని స్థాయి ప్రోటీన్ యొక్క విధులను అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అందువల్ల ఒక నిర్దిష్ట మ్యుటేషన్ ఫంక్షన్ని ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి వాటిని మోడల్ చేయడానికి కూడా ఇది సవాలుగా ఉండే ప్రశ్న ఎందుకంటే సాధారణ ప్రోటీన్ పనితీరు ఏమిటో నాకు తెలియదు లోపభూయిష్ట ప్రోటీన్ యొక్క పనితీరు ఏమిటో నేను ఎలా అర్థం చేసుకోగలను అది ఒక సవాలు మరియు అనేక ల్యాబ్లు దానిపై పని చేస్తున్నాయి ఈ కోర్సు వింటున్న మీలో కొందరు చివరికి ప్రముఖ శాస్త్రవేత్తగా మారవచ్చు ఈ రహస్యాన్ని కొంతవరకు పరిష్కరించ వచ్చు అంటే ఈ వారం రెండవ లెక్చర్ ఎలా ముగుస్తుందో మీకు తెలుసు దీనిలో ఫంక్షన్ మ్యుటేషన్ల లాభం అని పిలవబడే దాని గురించి మనము చర్చించాము అంటే ప్రోటీన్ పనితీరును మార్చే ఒక మ్యుటేషన్ దీని ఫలితంగా ప్రోటీన్ ఒక నావెల్ ఫంక్షన్ను పొందింది మరియు ఆ నావెల్ ఫంక్షన్ ఆ వ్యక్తికి హానికరం కావచ్చు దాని ఫలితంగా మీకు వ్యాధి ఉంది మరియు అదే జన్యువు ఫంక్షన్ లోపం లేదా ఫంక్షన్ లోపం యొక్క నష్టానికి ఎలా దారితీస్తుందో మీరు కూడా చూశారు మరియు ప్రతి ఒక్కటి స్వతంత్ర రుగ్మతలకు దారితీస్తుంది మరియు కొన్ని మినహాయింపులు మరియు మొదలైనవి కాబట్టి దానితో మనము మూడవ వారంలోని రెండవ లెక్చర్ ను ముగించాము మరియు తదుపరి లెక్చర్ లో మేము మిమ్మల్ని చూస్తాము